ఈ ఉపన్యాసంలో చివరి ఉపన్యాసంలో మనము చర్చిస్తున్న దానిని కొనసాగిద్దాం గేట్ల స్థాయిలో లేదా ఫంక్షనల్ బ్లాకుల స్థాయిలో ఆర్టీఎల్ స్థాయిలో తక్కువ శక్తి కోసం కొన్ని పద్ధతులను పరిశీలిద్దాం మనం మన చర్చను కొనసాగిద్దాం మనము చూసే మొదటి పద్ధతి గ్లిచ్ కి సంబందించినది గ్లిచ్ గురించి మాట్లాడనివ్వండి గ్లిచ్ ఒక సర్క్యూట్లోని ప్రమాదాలు ఇవి గేట్లలో జాప్యం కారణంగా అవాంఛిత సిగ్నల్ పరివర్తనలను సూచిస్తాయి సర్క్యూట్ మూలకాలలో ఏమి జరగవచ్చు అంటే సర్క్యూట్ యొక్క అవుట్పుట్ స్వచ్ఛమైన పరివర్తనను కలిగి ఉంటుంది 0 నుండి 1 కి అనుకుందాం కాని ఈ అసమాన ఆలస్యం కారణంగా సంకేతాలు లేదా మార్పులు అవుట్పుట్ను చేరుకోవడానికి అసమాన సమయాలు తీసుకుంటాయి కాబట్టి అవుట్పుట్ స్థిరపడటానికి ముందు వెనువెంటనే కొన్ని పరివర్తనాలు ఉండవచ్చు వీటిని గ్లిట్చెస్ లేదా హజార్డ్స్ స్టాటిక్ హజార్డ్ డైనమిక్ హజార్డ్ అంటారు ఇప్పుడు మీ సర్క్యూట్ ఈ విధంగా అవాంతరాలు ఉండే విధంగా రూపొందించబడిందా గమనించండి దీని అర్థం ఏమిటి గ్లిచ్ అంటే అవుట్పుట్ నోడ్ అనవసరంగా కొన్ని సార్లు మారుతోంది అంటే కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ అనవసరంగా జరుగుతోంది అంటే చాలా సార్లు అదనపు విద్యుత్ వినియోగం జరుగుతుంది మీరు గ్లిచ్ను నివారించగలిగితే ఈ రకమైన శక్తి వెదజల్లడం కూడా తగ్గుతుంది ఇక్కడ మనము ప్రత్యేకంగా ఈ రకమైన గ్లిచింగ్ శక్తి గురించి మాట్లాడుతున్నాము నేను చెప్పినట్లు కొన్నిసార్లు గ్లిచ్ ను హజార్డ్ అని కూడా పిలుస్తారు ఇవి నకిలీ పరివర్తనాలను సూచిస్తాయి అనగా అసమతుల్య మార్గం ఆలస్యం కారణంగా అవుట్పుట్లో క్రియాత్మకంగా ఊహించని పరివర్తనాలు మనము కొన్ని ఉదాహరణలు చూపిస్తాము ఈ కారణంగా అదనపు పరివర్తనాలు అదనపు ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ జరుగుతోంది లేదా అదనపు లోడ్ కెపాసిటర్ ఉంటుంది దీని అర్థం అదనపు విద్యుత్ వెదజల్లడం మార్గాలు మరియు జాప్యాలు సమతుల్యంగా ఉన్న డిజైన్లకు అంటే ఇన్పుట్ల నుండి ప్రాధమిక ఇన్పుట్ల నుండి ఆలస్యం అన్ని మార్గాల ద్వారా సుమారుగా ఒకే విధంగా ఉంటుంది ఈ రకమైన గ్లిట్చెస్ లేదా హజార్డ్స్ జరిగే అవకాశం లేదు సర్క్యూట్లో ఒక రకమైన అసమతుల్య స్వభావం ఉన్న ఆ సందర్భాలలో మాత్రమే అక్కడ మీరు ఈ రకమైన విషయాలను కలిగి ఉంటారు గమనించదగ్గ విషయం ఏమిటంటే డైనమిక్ CMOS లాజిక్ ఎటువంటి అవాంతరాలను ఉత్పత్తి చేయదు ఎందుకంటే ఇక్కడ సర్క్యూట్ ప్రీ ఛార్జ్ మరియు కంప్యూట్ స్టేట్ పనిచేసే విధానం వల్ల ఈ రకమైన గ్లిట్చెస్ అక్కడ జరగవు ఎందుకంటే అవుట్పుట్ ఖచ్చితంగా అధిక స్థాయికి ముందే ఛార్జ్ చేయబడుతుంది అప్పుడు కంప్యూట్ స్థితిలో అది 0 కి మాత్రమే వెళ్ళగలదు ఇది గమనించవలసిన విషయం ఈ దృక్కోణం నుండి డైనమిక్ CMOS సర్క్యూట్లు మంచివి వాటికి 0 గ్లిచింగ్ శక్తి ఉంటుంది ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది చాలా సులభమైన సర్క్యూట్ 2 NAND గేట్లతో కూడిన 2 స్థాయిల సర్క్యూట్ అన్ని ఇన్పుట్లు 0 నుండి 1 కి మారుతున్నాయని అనుకుందాం గేట్లలో చిన్న ఆలస్యం ఉందని మనము అనుకుంటాము D 0 నుండి 1 కి మారుతోంది D ఒక చిన్న ఆలస్యం తరువాత 1 నుండి 0 కి మారుతుంది అవుట్పుట్ E ని చూడండి D మారుతున్నప్పుడు ఈ సి ఇప్పటికే ఎక్కువగా ఉంది కాబట్టి రెండు ఇన్పుట్లు ఎక్కువగా ఉన్న కాలం ఉంది మరియు ఒకటి ఎక్కువ మరొకటి తక్కువగా ఉండే కాలం ఉంది ఈ కారణంగా 1 కి తిరిగి వెళ్లి స్థిరపడటానికి ముందు అవుట్పుట్ 0 కి వెళ్ళే తాత్కాలిక కాలం ఉంటుంది ఇది గ్లిచ్ దీనిని స్టాటిక్ హజార్డ్ అని కూడా పిలుస్తారు అంటే అవుట్పుట్ 1 వద్ద ఉండాల్సి ఉంది కానీ ఆలస్యం అసమతుల్యత కారణంగా ఇది తాత్కాలికంగా క్రిందికి వెళ్లి మళ్ళీ పైకి వెళుతోంది అంటే ఒక డిశ్చార్జింగ్ మరియు ఒక ఛార్జింగ్ ముఖ్యమైన నియమాన్ని తీసుకోండి మరొక స్థాయితో మరొక సర్క్యూట్ తీసుకోండి ఇక్కడ కూడా అదే జరుగుతుంది మీరు A B C D లు అన్ని కలిసి స్థితులు మార్చుకునేలాగా చేస్తే అక్కడ గ్లిట్చెస్ జరుగుతాయి కానీ ఇదే ఫంక్షన్ ను మీరు ఇలా కూడా అమలు చేయవచ్చు ఇక్కడ అన్ని ఇన్పుట్ల నుండి అవుట్పుట్లకు ఆలస్యం సమతుల్యమవుతుంది అవన్నీ 2 గేట్ల జాప్యానికి సమానం కానీ అంతకుముందు ఏమి జరుగుతుంది సిగ్నల్స్ లో ఒకటి వేగంగా వస్తుందని మరొక సిగ్నల్ నెమ్మదిగా వస్తోంది అని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది నెమ్మదిగా రావడం వల్ల మరియు ఇది వేగంగా రావడం వల్ల ఓవర్లాప్ అవుతుంది ఆ ఓవర్లాప్ కారణంగా ఈ గ్లిచ్ జరుగుతోంది కానీ ఇక్కడ మీరు దాన్ని సమతుల్యంగా చేయగలిగితే ఆ రకమైన నా ఉద్దేశ్యం అసమాన ఆలస్యం మార్గాలు జరగవు కాబట్టి ముఖ్యమైన నియమం ఏమిటంటే మీకు గొలుసు రకం నిర్మాణం మరియు క్యాస్కేడ్లో చాలా గేట్లు ఉంటే ఇక్కడ కొన్ని గేట్లు నేరుగా కనెక్ట్ అవుతుంటే గ్లిట్చెస్కు సంబంధించి ఇది మంచి నిర్మాణం కాదు అలాంటి అనేక గ్లిట్చెస్ ఇక్కడ ఉన్నాయి కానీ మీరు అదే సర్క్యూట్ను బ్యాలన్సుడ్ ట్రీ నిర్మాణం వలె అమలు చేస్తే దీనికి తక్కువ గ్లిట్చెస్ ఉంటాయి అధికారిక గ్లిచ్ విశ్లేషణ లేకుండా కూడా మీరు ఈ సర్క్యూట్ను ఈ టోపోలాజీ స్ట్రక్చర్ పరంగా విశ్లేషించవచ్చు మరియు మీరు దీన్ని బ్యాలన్సుడ్ ట్రీలా ఉండే విధంగా నిర్మించగలిగితే గ్లిట్చెస్ సంఖ్య తక్కువగా ఉంటుంది ఉన్న ప్రేరణను నేను మీకు చెప్తాను మనకు ఫంక్షనల్ బ్లాక్ ఉందని అనుకుందాం తరువాత మనము ఒక ఉదాహరణను తీసుకుంటాము ఇన్పుట్లు ఒక ఫంక్షనల్ బ్లాక్లోకి వస్తున్నాయి బ్లాక్ ఏదో కంప్యూట్ చేస్తుంది మరియు అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు ఫంక్షనల్ బ్లాక్ యొక్క రకాన్ని బట్టి అవుట్పుట్ను ఉత్పత్తి చేయడానికి మీరు తీసుకునే మొత్తం సమయం అసమానంగా ఉంటుంది నేను తీసుకునే ఉదాహరణ వలె సర్క్యూట్ లోకి వోల్టేజ్ లేదా 2 ఇన్పుట్ల వస్తున్నట్టు పరిగణించండి ఇది మాగ్నిట్యూడ్ కంపారిటర్ ఇది వస్తున్న 2 సంఖ్యల పరిమాణాలను పోల్చి చూస్తుంది మీరు వాటిని బైనరీ సంఖ్యలుగా భావిస్తారు మరియు అవుట్పుట్ లు 0 1 వస్తాయి ఇది తక్కువ లేదా ఎక్కువ లేదా మరొకటి అంటే సమానంగా ఉందని సూచిస్తుంది ఇప్పుడు నేను 2 సంఖ్యల యొక్క ముఖ్యమైన బిట్లను పోల్చి చూస్తాను వాటిలో ఒకటి 1 మరొకటి 0 వాటిలో ఒకటి 1 అన్సైన్డ్ గా ఉంటే ఖచ్చితంగా ఆ సంఖ్య మరొక దాని కంటే ఎక్కువగా ఉంటుంది అవి n బిట్ సంఖ్యలు అయితే మిగిలిన n మైనస్ 1 సంఖ్యలను నేను చూడాలా అవసరం లేదు ఒక సంఖ్యను ఒక బిట్ను చూడటం ద్వారా ఈ సంఖ్య మరొకదాని కంటే ఎక్కువగా ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను నేను ఆ నిర్ణయం ముందుగానే తీసుకోగలిగితే మిగిలిన గణనను నేను నిలిపివేయగలను ప్రీ కంప్యూటేషన్ అంటే ఇదే కొన్ని సాధారణ సందర్భాలు ఇది ఒక సాధారణ కేసు అని నేను అనుకుంటున్నాను కొన్ని ప్రత్యేక సర్క్యూట్లను ఉపయోగించడం ద్వారా కొన్ని సాధారణ కేసులను ముందుగానే గుర్తించగలిగితే ఆ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ఆ షరతు కలిగి ఉంటే గణనలో పాల్గొనకుండా ప్రధాన ఫంక్షనల్ బ్లాక్ను నిలిపివేయగలదు అంటే అది అవసరం లేదు అనవసరమైన పరివర్తనాలు నిలిపివేయబడ్డాయి ఆలోచన ఇది ఇక్కడ మనము కొన్ని మార్గాలను నిలిపివేయడానికి లేదా అన్ సెలెక్ట్ చేయడానికి ప్రీ కంప్యూటేషన్ లాజిక్ని ఉపయోగిస్తాం ఇవి విద్యుత్తు వెదజల్లడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఒక సాధారణ ఉపయోగం మనం కంపారేటర్ యొక్క ఉదాహరణను తీసుకుంటాము సాధారణ ఉపయోగం ఇలా ఉంటుంది నాకు కాంబినేషన్ బ్లాక్ ఉంది దీని ఇన్పుట్లు రిజిస్టర్ నుండి వస్తున్నాయి నేను చెప్పినట్లుగా కొన్ని నిర్దిష్ట ఇన్పుట్ నమూనాల కోసం నేను చూడగలను మరియు కొన్ని నమూనాలు కనుగొనబడితే ఈ రిజిస్టర్ల లోడింగ్ను నిలిపివేయవచ్చు తద్వారా కొత్త విలువలు లోడ్ చేయబడవు తద్వారా కాంబినేషన్ లాజిక్లో పరివర్తనాలు నివారించబడతాయి ఇక్కడ నేను చెప్పినట్లు కంపారేటర్ యొక్క ఉదాహరణను చూపిద్దాం ఇది మొదట సాధారణ బ్లాక్ రేఖాచిత్రం ఇది నా అసలు సర్క్యూట్ అని అనుకుందాం కాంబినేషన్ లాజిక్ ఉంది ఇన్పుట్ రిజిస్టర్ ఉంది అవుట్పుట్ రిజిస్టర్ ఉంది సాధారణంగా పైప్లైన్లో విషయాలు అమలు చేయబడినప్పుడు మనకు ఇలా ఉండే సర్క్యూట్లు ఉంటాయి అక్కడ ఈ రిజిస్టర్ R1 ను లోడ్ చేస్తున్న క్లాక్ సిగ్నల్ ఉంది డేటా విలువ ఇక్కడ వస్తోంది ఫలితాలు లెక్కించబడతాయి మరియు మరొక క్లాక్ వస్తుంది ఇది ఫలితాన్ని ఈ అవుట్పుట్లో లోడ్ చేస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేస్తున్నాం అంటే మనం ఇక్కడ కొన్ని అదనపు లాజిక్లను జతచేస్తున్నాము మనం కొన్ని నిర్దిష్ట ఇన్పుట్ నమూనాల కోసం చూస్తున్నాము ఇది మన ప్రీ కంప్యూటేషన్ లాజిక్ కొన్ని నిర్దిష్ట నమూనాలు ఉంటే అప్పుడు మనము రెసిస్టర్ యొక్క లోడింగ్ను నిలిపివేయవచ్చు లేకపోతే మనము దానిని యథావిధిగా లోడ్ చేస్తాము ఇది క్లాక్ గేటింగ్ లాగా ఉంటుంది ఇక్కడ సాధారణంగా గడియారాలు వస్తాయి కానీ కొన్ని నిర్దిష్ట నమూనాలు ఉంటే ఈ అదనపు గణనను నిర్వహించాల్సిన అవసరం లేదు దీని అర్థం నేను ఈ రిజిస్టర్ను లోడ్ చేయకపోతే అవుట్పుట్లు ఎటువంటి పరివర్తనాలు చేయవు అంటే కాంబినేషన్ సర్క్యూట్లో కూడా ఎటువంటి పరివర్తనాలు ఉండవు నేను ఇక్కడ డైనమిక్ విద్యుత్ వినియోగాన్ని తప్పించుకుంటున్నాను కంపారేటర్ యొక్క ఉదాహరణ ఇలా ఉంటుంది నాకు 2 సంఖ్యలు ఉన్నాయి A మరియు B 0 నుండి n మైనస్ 1 వరకు n బిట్స్ నేను చెప్పేది ఏమిటంటే నేను ఈ సంఖ్యలను తీసుకుంటాను అన్నీ రెసిస్టర్లలోకి ఇవ్వబడుతున్నాయి నేను ఈ A n మైనస్ 1 మరియు B n మైనస్ 1 లను ప్రత్యేక రిజిస్టర్కు ఇస్తాను మిగిలిన A యొక్క n మైనస్ 1 బిట్లు ఇక్కడ ఇవ్వబడతాయి మిగిలిన B యొక్క n మైనస్ 1 బిట్లు ఇక్కడ ఇవ్వబడతాయి నేను చెప్పేది ఏమిటంటే మనము చాలా ముఖ్యమైన బిట్లను పోల్చాము మీరు ఎలా పోల్చుతారు మనము ఎక్స్క్లూసివ్ NOR గేట్ ఉంచాము ఎక్స్క్లూసివ్ NOR అంటే ఏమిటి ఈ బిట్స్ 0 0 లేదా 1 1 ఉంటె అంటే 0 0 లేదా 1 1 ఉంటె XNOR గేట్ యొక్క అవుట్పుట్ 1 అవుతుంది ఆ సందర్భంలో మాత్రమే ఏది పెద్దదో తెలుసుకోవడానికి మిగిలిన n మైనస్ 1 బిట్లను చూడాలి కానీ అవి రెండూ సమానంగా లేవని మనము కనుగొంటే 1 0 లేదా 0 1 అంటే అవుట్పుట్ 0 అని అర్ధం అప్పుడు మనకు ప్రత్యేకమైన వన్ బిట్ కంపారిటర్ ఉంటుంది ఈ 2 బిట్లను సరిపోల్చండి మరియు ఈ ఫలితం n మైనస్ 1 బిట్ కంపారిటర్తో సంబంధం లేకుండా నేరుగా అవుట్పుట్కు పంపవచ్చు ఈ బిట్ సమానంగా ఉంటే మాత్రమే మీరు దీన్ని యాక్టివేట్ చేస్తారు ఈ బిట్ సమానంగా లేనప్పుడు మనము ఈ 2 రెసిస్టర్లు R2 మరియు R3 లలో ఏ కొత్త విలువను లోడ్ చేయటం లేదు తద్వారా కాంబినేషన్ సర్క్యూట్ యొక్క ఈ భాగంలో ఎలాంటి పరివర్తనాలు జరగకుండా మనము ఆపుతున్నాము కాబట్టి మనము విద్యుత్ వినియోగాన్ని చాలా గణనీయంగా తగ్గించవచ్చు నేను చెప్పింది ఇదే 2 ముఖ్యమైన బిట్స్ భిన్నంగా ఉంటే అప్పుడు ఇతర బిట్లను చూడవలసిన అవసరం లేదు ఎలాంటి సర్క్యూట్ కి అయినా ఈ రకమైన పరిస్థితిని నిర్ణయించగలిగితే మీరు ఇన్పుట్లను ఎంపికగా నిలిపివేయడానికి ఈ ప్రీ కండిషన్ లాజిక్ లేదా ప్రీ కంప్యూటేషన్ లాజిక్ని ఉపయోగించవచ్చు క్లాక్ గేటింగ్ మనము ఇంతకు ముందే చెప్పినట్లు మీకు తెలుసు మనము అనవసరమైన పరివర్తనాలు నివారించడానికి కొన్నిసార్లు గడియారాన్ని కొన్ని ఫ్లిప్ ఫ్లాప్లు లేదా రిజిస్టర్లను చేరుకోకుండా ఎంపిక చేసి ఆపుతాము పరీక్షా దృక్పథం నుండి ఇది మంచి అభ్యాసం కాదని నేను చెప్పాను మరియు రేస్ కండిషన్స్ కూడా సంభవించవచ్చు కానీ తక్కువ శక్తి రూపకల్పన కోణం నుండి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది ప్రధానంగా ఒక సాధారణ చిప్లో గడియార నెట్వర్క్ శక్తి వెదజల్లడానికి ఒక ప్రధాన వనరు ఎందుకంటే గడియార నెట్వర్క్ యొక్క ప్రతి నోడ్ ప్రతి గడియార కాలంలో ప్రతి సైకిల్లో 2 పరివర్తనాలు చేస్తుంది ప్రతి నోడ్ ఆల్ఫా కార్యాచరణ యొక్క అత్యధిక విలువలను కలిగి ఉన్న నెట్వర్క్ అది మనము ఈ గడియార సంకేతాలలో కొన్నింటిని నిలిపివేయగలిగితే అప్పుడు సిగ్నల్ కార్యాచరణను తగ్గించవచ్చు గడియారపు నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకోవడం అనే అర్థంలో ఇది చాలా సమర్థించబడుతోంది ఎందుకంటే అవి గరిష్ట కార్యాచరణ జరుగుతున్న నోడ్లు ప్రస్తుతం ఉపయోగించని క్లాక్ నెట్వర్క్ యొక్క భాగాన్ని మనము నిలిపివేయగలిగితే మనము సిగ్నల్ పరివర్తనలను చాలా గణనీయంగా తగ్గిస్తాము ఇక్కడ ఒక సాధారణ బైనరీ కౌంటర్ చూద్దాం ఇది బైనరీ రిపుల్ కౌంటర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ తదుపరి ఫ్లిప్ ఫ్లాప్ కు ఇన్పుట్గా ఇవ్వబడుతుంది లేదా ఇది షిఫ్ట్ రెసిస్టర్ లాంటిది కౌంటర్ కాదు ఇది షిఫ్ట్ రిజిస్టర్ అవుట్పుట్ తదుపరిదానికి ఇవ్వబడుతుంది ఇప్పుడు ఈ రకమైన షిఫ్ట్ రిజిస్టర్ కష్టం లేదా ఈ రకమైన నిర్మాణం ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ ను తదుపరి ఫ్లిప్ ఫ్లాప్ కు క్లాక్ ఇన్పుట్గా ఇవ్వడం కష్టం పరీక్ష రూపకల్పన చేస్తున్నప్పుడు పరీక్షా పరిశీలనలకు ఇది అనుమతించబడదు ఎందుకంటే DFT కోసం మీరు ఫ్లిప్ ఫ్లాప్లను స్కాన్ చైన్లో ఉంచాలనుకున్నప్పుడు వాటన్నింటికీ క్లాక్ సిగ్నల్ను ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంది మీకు ఇలాంటి సర్క్యూట్ నిర్మాణం ఉంటే ఇది DFT దృక్కోణం నుండి చాలా సౌకర్యవంతంగా ఉండదు మీరు ఏమి చేస్తారు మీరు ఈ విధంగా కనిపించేలా చేయడానికి కొన్ని కంట్రోల్ పిన్ లు మరియు కొన్ని అదనపు హార్డ్వేర్లను జోడించండి మీరు ఏమి చేస్తారు మీరు ఇక్కడ కొన్ని అదనపు మల్టీప్లెక్సర్లను అన్ని ఇన్పుట్లకు ఫీడ్ చేయడానికి గడియారంను జోడించండి కాబట్టి పరీక్ష మోడ్ సమయంలో మీరు అన్ని ఇన్పుట్లకు గడియారాన్ని ఫీడ్ చేయవచ్చు మరియు ఈ D ఇన్పుట్లు ఎక్కడి నుంచో వస్తున్నాయి నేను D ను చూపించడం లేదు మరియు ఈ T అదనపు కంట్రోల్ పిన్ అవుతుంది మల్టీప్లెక్సర్ను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది అవసరమైనప్పుడు మీరు గడియారాన్ని ప్రారంభించవచ్చు అవసరమైనప్పుడు మీరు గడియారాన్ని నిలిపివేయవచ్చు ఇవి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఈ రకమైన నిర్మాణం ఒక రూపకల్పనలో కనిపిస్తే మీరు దీనిని ఉపయోగించవచ్చు ఇది ఆసక్తికరమైన నిర్మాణం ఇక్కడ రెండు లైన్ లు లేవు కొన్ని లైన్లు కనిపించడం లేదు ఇది చూడండి ఈ గడియారం ఇక్కడ ఫీడ్ చేయబడుతుంది ఈ D ఇక్కడ ఫీడ్ చేయబడుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను నేను మళ్ళీ ఈ రేఖాచిత్రాన్ని గీస్తున్నాను సర్క్యూట్ ఇలా ఉంది నాకు ఫ్లిప్ ఫ్లాప్ ఉంది బాహ్య ఇన్పుట్ నుండి D ఇక్కడ కు వస్తోంది ఇది నా అవుట్పుట్ నేను ఏమి చెయ్యాలి నేను ఇక్కడ కొన్ని అదనపు సర్క్యూట్లను మరియు XOR గేట్ను జోడించాను ఆ తర్వాత ఒక AND గేట్ను జోడించాను AND గేట్ యొక్క అవుట్పుట్ క్లాక్ సిగ్నల్కు ఫీడ్ ఇస్తుంది ఇప్పుడు ఈ క్లాక్ సిగ్నల్ ఇక్కడ ఫీడ్ అవుతోంది మరియు ఈ XOR గేట్ ఇన్పుట్ ఒకటి D నుండి ఇవ్వబడుతుంది మరొక ఇన్పుట్ Q నుండి ఇవ్వబడుతుంది నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఇది ఫ్లిప్ ఫ్లాప్ కదా నేను దీనిని తక్కువ శక్తి ఫ్లిప్ ఫ్లాప్ అని పిలుస్తాను ఈ పేరును సమర్థించటానికి ప్రయత్నిద్దాం ఎందుకు మనము దీనిని తక్కువ శక్తి అని పిలుస్తాము సాధారణంగా ఫ్లిప్ ఫ్లాప్లో ఏమి జరుగుతుంది నేను ఒక సాధారణ ఫ్లిప్ ఫ్లాప్ను పక్కపక్కనే చూపిస్తున్నాను గమనించండి సాధారణ ఫ్లిప్ ఫ్లాప్లో D ఇన్పుట్ ఉంటుంది ఇది Q అవుట్పుట్ కలిగి ఉంటుంది మరియు అది గడియారాన్ని కలిగి ఉంటుంది క్రియాత్మకంగా ఈ 2 సమానమైనవి కానీ ఈ నిర్మాణం తక్కువ శక్తిని వినియోగిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం చేసుకుందాం ఈ సర్క్యూట్లో క్లాక్ పీరియాడిక్ సిగ్నల్ అని గమనించండి ఇది నిరంతరం వస్తోంది క్లాక్ ఉన్నప్పుడల్లా క్లాక్ యొక్క ప్రతి పాజిటివ్ ఎడ్జ్ వద్ద ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఆక్టివేట్ అవుతుంది D ఫ్లిప్ ఫ్లాప్ కు నేను ఏదైతే అప్లై చేస్తానో అది నిల్వ చేయబడుతుంది ఈ ఫ్లిప్ ఫ్లాప్ లోపల చాలా గేట్లు ఉన్నాయి కొన్ని గేట్లు కొన్ని పరివర్తనాలను కలిగి ఉంటాయి ఎందుకంటే ఈ గడియారం మారుతోంది లోపల కొంత విద్యుత్ వినియోగం ఉంటుంది ఇక్కడ నేను ఒక పరిశీలన చేస్తున్నాను పరిశీలన ఈ క్రింది విధంగా ఉంది నా అప్లైడ్ D విలువ 1 అని అనుకుందాం మరియు నా ప్రస్తుత అవుట్పుట్ విలువ 0 అప్పుడు నిల్వ చేసిన ఇన్పుట్ విలువ 1 మరియు అవుట్పుట్ విలువ 0 అవుతుంది ఈ పరిస్థితిలో నేను నిల్వ చేసినా అవుట్పుట్ విలువ మారదు ఇది 0 అయినందున 0 మళ్ళీ నిల్వ చేయబడుతుంది అది 1 అయితే నేను మళ్ళీ 1 ని అప్లై చేస్తే ఇది మళ్ళీ అదే విలువను నిల్వ చేస్తుంది ఇక్కడ నేను ఆ మార్పు చేసాను ఇది అప్లైడ్ ఇన్పుట్ మరియు ప్రస్తుత అవుట్పుట్ ఒకటా కాదా అని తనిఖీ చేస్తుంది అవి ఒకేలా ఉంటే నేను గడియారాన్ని నిలిపివేస్తున్నాను ఎందుకంటే నేను గడియారాన్ని అప్లై చేయాల్సిన లేదు ఎందుకంటే తదుపరి దశ కూడా అదే విధంగా ఉంటుంది మనము ఇక్కడ ఏమి చేసామో మీరు గమనించండి D మరియు ఈ Q లను మనము XOR గేటుకు ఫీడ్ చేస్తున్నాము అవి 0 0 లేదా 1 1 అయినప్పుడు అప్పుడు అవుట్పుట్ 1 మాత్రమే అవుతుంది క్షమించండి 0 0 1 1 అయినప్పుడు అవుట్పుట్ 0 అవుతుంది మరియు గడియారం నిలిపివేయబడుతుంది కానీ అవి 0 1 లేదా 1 0 భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని నిల్వ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు అవుట్పుట్ 1 అవుతుంది ఈ AND గేట్ గడియారాన్ని ప్రారంభిస్తుంది మరియు గడియారం వస్తుంది అప్లైడ్ D విలువ మరియు నిల్వ చేసిన అవుట్పుట్ Q విలువ భిన్నంగా ఉన్న సందర్భాలకు మాత్రమే ఇక్కడ గడియారం ఫ్లిప్ ఫ్లాప్కు వస్తుంది ఓవర్ హెడ్ 2 అదనపు గేట్లు ఒక XOR మరియు ఒక AND గేట్ అవసరం ఇది తక్కువ శక్తి ఫ్లిప్ ఫ్లాప్ అని పిలవబడుతుంది సిగ్నల్ కార్యాచరణను తగ్గించడానికి మీరు డిజైన్లో ఫ్లిప్ ఫ్లాప్ల లోపల దీనిని ఉపయోగించవచ్చు తదుపరి ఇన్పుట్ గేటింగ్ టెక్నిక్ వస్తుంది ఇది కూడా చాలా సులభం మరియు సాధారణంగా ఉపయోగించబడుతుంది ఇక్కడ మనము మళ్ళీ కొన్ని ఇన్పుట్లను నిలిపివేస్తాము అంటే మనము అవి మారకుండా నిరోధించాము వివరించడానికి ఒక ఉదాహరణ ను తీసుకుందాము మీరు చుస్తే ఇది డేటా ప్యాక్లో జరుగుతుంది ఒక నిర్దిష్ట సర్క్యూట్లో మీకు చాలా ఫంక్షనల్ బ్లాక్స్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో కొన్ని ఆపరేషన్లు అవసరం కావచ్చు మరియు కొన్ని సందర్భాల్లో మనకు అవసరం లేదు ఒక ఉదాహరణ తీసుకుందాం నాకు కొన్ని ఫంక్షనల్ బ్లాక్స్ ఉన్నాయని అనుకుందాం F1 అనే ఒక ఫంక్షనల్ బ్లాక్ ఉంది మరొక బ్లాక్ ఎఫ్ 2 ఉంది మరొక బ్లాక్ ఎఫ్ 3 ఉంది ఈ బ్లాక్స్ లో ఒకటి యాడెర్ ఒకటి సబ్స్ట్రాక్టర్ ఒకటి ముల్టీప్లైర్ మరియు నాకు A మరియు B వస్తున్న 2 ఇన్పుట్లు ఉన్నాయి ఈ 3 బ్లాక్లన్నింటికీ A ఇవ్వబడుతుంది అన్ని 3 బ్లాక్లకు B కూడా ఇవ్వబడుతోంది మీరు అవుట్పుట్ వైపు ఏమి చేస్తారు మనము ఈ ఫంక్షనల్ బ్లాకుల అవుట్పుట్లను తీసుకునే మల్టీప్లెక్సర్ను ఉపయోగిస్తాము మరియు కొన్ని ఎంచుకున్న లైన్ లను బట్టి అవుట్పుట్కు వాటిలో ఒకదాన్ని ఎంచుకుంటుంది నేను ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ లేదా మల్టిప్లికేషన్ చేయాలా అని ఎంచుకున్న లైన్ సిగ్నల్ తెలుపుతుంది కాబట్టి వాటిలో ఒకటి ఎంపిక చేయబడుతుంది కానీ ఈ రూపకల్పనలో విద్యుత్ వినియోగానికి సంబంధించి సమస్య ఉందని మీరు గమనించండి నేను ఎడిషన్ చేయవలసి ఉందని అనుకుందాం అంటే నేను బ్లాక్ F1 అమలు చేయాలనుకుంటున్నాను నేను కొన్ని ఇన్పుట్లను A మరియు B లను వర్తింపజేస్తాను ఈ F1 లెక్కించబడుతుంది ఫలితం ఇక్కడ లభిస్తుంది నేను ఎంచుకున్న లైన్ ని వర్తింపజేస్తాను ఈ ఫలితం బయటకు వస్తుంది కానీ ఈ సర్క్యూట్లో ఏమి జరుగుతుంది ఎందుకంటే A మరియు B ఈ F2 మరియు F3 ను మారుస్తున్నాయి అవి కూడా గణనలో పాల్గొంటాయి లోపల సిగ్నల్ మార్పులు కూడా జరుగుతున్నాయి అవి అవుట్పుట్లలో కొంత ఫలితాన్ని కూడా కంప్యూటింగ్ చేస్తాయి అయితే మల్టీప్లెక్సర్ వాటిని ఎంచుకోదు మల్టీప్లెక్సర్ వాటిలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకుంటుంది కాబట్టి ఆలోచన ఏమిటంటే నేను F1 ను ఎన్నుకోబోతున్నానని సెలెక్ట్ నుండి తెలిస్తే F2 మరియు F3 యొక్క ఇన్పుట్లను ఏదో ఒక విధంగా ఎందుకు డిసేబుల్ చేయకూడదు కాబట్టి ఇక్కడ మరియు ఇక్కడ ఆ సిగ్నల్ పరివర్తనాలు జరగవు ఈ పద్ధతి వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం ఇది ఇక్కడ యాడెర్ మరియు సబ్ట్రాక్టర్ యొక్క ఉదాహరణ తీసుకుందాం మనకు ఒక యాడెర్ ఒక సబ్ట్రాక్టర్ ఉందని అనుకుందాం నేను తీసుకున్న ఉదాహరణ అలాంటిదే ఇన్పుట్లలో నేను A మరియు B వస్తున్న 2 ఇన్పుట్లను 2 రిజిస్టర్లలో నిల్వ చేస్తాను మరియు గడియారం వాటిని లోడ్ చేయడానికి ఉపయోగిస్తాను మరియు అవుట్పుట్తో నాకు మల్టీప్లెక్సర్ ఉంది ఇది నేను ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేయాలనుకునేది ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది దీని అవుట్పుట్ మళ్ళీ మరొక రిజిస్టర్లోకి వెళుతుంది ఇప్పుడు ఇక్కడ మనము ఒకరకమైన గేట్లను ఉపయోగిస్తున్నాము ఇవి బఫర్లు కావచ్చు ఇవి ట్రై స్టేట్ బఫర్లు కావచ్చు కానీ ఆలోచన ఏమిటంటే నేను ఎడిషన్ చేయాలనుకున్నప్పుడు నేను ఈ బఫర్లను ప్రారంభిస్తాను నేను దీన్ని డిసేబుల్ చేస్తాను వీటిని డిసేబుల్ చేస్తాను ఇక్కడ సిగ్నల్ పరివర్తనాలు జరగవని దీని అర్థం అంటే దీని లోపల ఎటువంటి పరివర్తనాలు జరగవు ఏ విధంగానైనా నేను మార్కులను ఎంచుకుంటాను తద్వారా ఈ యాడెర్ యొక్క అవుట్పుట్ ఎంపిక అవుతుంది కాబట్టి సమస్య లేదు ఎఫ్ 1 కంట్రోల్ సిగ్నల్ సబ్ట్రాక్షన్ ను ఎంచుకుంటుందని నేను అనుకుంటున్నాను మరియు ఎఫ్ 2 ఎడిషన్ ను ఎంచుకుంటుంది మనము ఇతర బ్లాక్ యొక్క ఇన్పుట్ను టోగుల్ చేయడానికి అనవసరంగా అనుమతించము ఎందుకంటే ఇది పనికిరాని పరివర్తన అవుతుంది నేను ఎడిషన్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు నేను సబ్ట్రాక్షన్ ఉపయోగించను ఎందుకు అనవసరంగా ఈ సిగ్నల్ను టోగుల్ చేసి అదనపు శక్తిని వినియోగించేలా చేయాలి ఇది ప్రాథమిక ఆలోచన మరియు మనము ఇక్కడ చర్చించే చివరి టెక్నిక్ ఇది ఇది చాలా ప్రత్యేకమైన టెక్నిక్ ఇది రెడ్యూస్డ్ పవర్ షిఫ్ట్ రిజిస్టర్ ఇప్పుడు సాధారణంగా షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏమిటి ఇది క్యాస్కేడ్లో అనుసంధానించబడిన D ఫ్లిప్ ఫ్లాప్ల చైన్ మనము గడియారంతో ఒక వైపు నుండి డేటాను ఇస్తాము అవి షిఫ్ట్ చేయబడతాయి మనము మరొక వైపు నుండి డేటాను తీసుకుంటాము నాకు n స్టేజ్ షిఫ్ట్ రిజిస్టర్ ఉందని అనుకుందాం నేను ఫ్రీక్వెన్సీ f ఉన్న గడియారంతో షిఫ్ట్ రిజిస్టర్ను క్లాక్ చేస్తున్నాను ఇప్పుడు నేను నా సర్క్యూట్ షిఫ్ట్ రిజిస్టర్ తక్కువ శక్తి ని చేయాలనుకుంటున్నాను నేను అనుసరిస్తున్న సూత్రం ఇలాంటిదే నేను షిఫ్ట్ రిజిస్టర్ను 2 భాగాలుగా విభజిస్తున్నాను అది ఈ విధంగా ఉంటుంది నా అసలు షిఫ్ట్ రిజిస్టర్ 1 2 3 4 5 మరియు 6 అనే దశలను కలిగి ఉందని అనుకుందాం ఇప్పుడు నేను వాటిని 2 షిఫ్ట్ రిజిస్టర్లు ఒక షిఫ్ట్ రిజిస్టర్లో బేసి సంఖ్య కణాలు మరియు ఇతర షిఫ్ట్ రిజిస్టర్లో సరి సంఖ్య కణాలు గా విభజించాను మునుపటి కేసు చూడండి నేను నా ఇన్పుట్ డేటాను ఒక చివరలో బదిలీ చేస్తున్నాను మరియు అవి అన్ని ఒక్కొక్కటిగా వెళుతున్నాయి కానీ ఇప్పుడు నాకు 2 వేర్వేరు షిఫ్ట్ రిజిస్టర్లు ఉన్నాయి మునుపటి సందర్భంలో నేను అప్లై చేస్తున్న డేటా D1 తరువాత D2 తరువాత D3 తరువాత D4 ఇక్కడ నేను ఏమి చేస్తాను నేను ఇక్కడ D1 ను అప్లై చేస్తాను తర్వాత నేను ఇక్కడ D2 ను అప్లై చేస్తాను తర్వాత ఇక్కడ D3 ను అప్లై చేస్తాను తరువాత D4 ను ప్రత్యామ్నాయంగా అప్లై చేస్తాను నేను ఈ షిఫ్ట్ రిజిస్టర్లను సగం క్లాక్ ఫ్రీక్వెన్సీ వద్ద క్లాక్ చేస్తాను ఇక్కడ ఫ్రీక్వెన్సీ f అని అనుకుంటే ఇక్కడ నేను f బై 2 మరియు f బై 2 ద్వారా క్లాక్ చేస్తున్నాను కాని తుది అవుట్పుట్లో నేను మల్టీప్లెక్సర్ను ఉపయోగిస్తే నేను దీని నుండి ప్రత్యామ్నాయంగా అవుట్పుట్లను తీసుకోవచ్చు మరియు దీని నుండి నేను అవుట్పుట్ ను ఫ్రీక్వెన్సీ f వద్ద ఉత్పత్తి చేయగలను ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్కటి సగం వేగంతో మారుతున్నాయి కాని మొత్తం బయటకు వస్తున్న డేటా ఈ రేటుకు రెట్టింపు అవుతుంది అది ఎఫ్ అవుతుంది ఆలోచన ఇలా ఉంది నేను రేఖాచిత్రాన్ని చూపిస్తున్నాను ఇక్కడ నేను చెప్పినది ఏమిటంటే మనము ఈ సూత్రాన్ని ఉపయోగించుకుంటున్నాము శక్తి వెదజల్లడం ఫ్రీక్వెన్సీకి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది మనము ఫ్లిప్ ఫ్లాప్లను 2 ఉపసమితులుగా విభజిస్తాము మొదటిది మనం పాజిటివ్ ఎడ్జ్ ద్వారా క్లాక్ చేస్తున్నాం మరొకటి నెగటివ్ ఎడ్జ్ ద్వారా క్లాక్ చేస్తున్నాం మరియు మనం క్లాక్ ఫ్రీక్వెన్సీని సగం చేస్తున్నాము మరియు నేను చెప్పినట్లుగా మనము 2 ఉపసమితులకు ప్రత్యామ్నాయంగా ఇన్పుట్ను D1 D2 D3 D4 లాగా వర్తింపజేస్తున్నాము కాబట్టి స్కీమాటిక్ ఇలా ఉంటుంది ఇవి 2 షిఫ్ట్ రిజిస్టర్లు ఈ గడియారాలు వస్తున్నాయి ఏమైనప్పటికీ ఈ అంచులు లేవు మీరు వాటిని ఉంచవచ్చు ఈ గడియారం వస్తోంది నేను సగం ఫ్రీక్వెన్సీ f బై 2 తో వాటిని క్లాక్ చేస్తున్నాను మరియు బయటికి వెళ్తున్న ఈ చివరి మల్టీప్లెక్సర్ ఇక్కడ నుండి మరియు ఇక్కడ నుండి డేటాను తీసుకొని f యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ వద్ద అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది షిఫ్ట్ రిజిస్టర్ యొక్క వేగాన్ని ఇదే స్థాయిలో ఉంచడాన్ని మీరు పెంచడానికి ఇది చాలా సులభమైన టెక్నిక్ కానీ విద్యుత్ వినియోగాన్ని చాలా గణనీయంగా తగ్గించే టెక్నిక్ ఈ రకమైన తాత్కాలిక పద్ధతులు మీ డిజైన్ యొక్క వివిధ బ్లాక్లలో సూచించవచ్చు నేను చాలా ప్రజాదరణ పొందిన పద్ధతులలో కొన్నింటిని చర్చించాను మరికొన్ని మనం తరువాత చర్చిస్తాము కాబట్టి మీరు విద్యుత్ వినియోగాన్ని ప్రయత్నించి తగ్గించవచ్చు దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము మనము తదుపరి ఉపన్యాసాలలో మరికొన్ని పద్ధతులతో కొనసాగుతాము